మనము ఇప్పుడు గ్లోబల్ రూటింగ్ పై మన చర్చను ప్రారంభిస్తాము మన మునుపటి ఉపన్యాసాలలో మనము మేజ్ లేదా ఏరియా రౌటింగ్ను చూశాము ఇక్కడ 2 డైమెన్షనల్ ఉపరితలంపై 2 ఏకపక్ష బిందువులను అనుసంధానించవచ్చు కానీ ఒక పాయింట్ మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది మొత్తం మార్గం ఒకే పొరపై వేయబడింది మనం అనుకున్న పరిమితుల్లో మరియు అవసరం కానీ ఇక్కడ గ్లోబల్ రౌటింగ్ మరియు తదనంతరం వివరణాత్మక పరిమితులు లేని రౌటింగ్ మనము ఇంటర్ కనెక్షన్ల కోసం బహుళ పొరలను ఉపయోగించడానికి అనుమతిస్తున్నాము గ్లోబల్ రౌటింగ్ మరియు వివరణాత్మక రౌటింగ్ స్వతంత్రంగా పనిచేయవు అవి ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి మనము చర్చించిన గ్రిడ్ రౌటింగ్ అల్గోరిథంకి విరుద్ధంగా మీరు చర్చించిన గ్లోబల్ లేదా డిటైల్ రౌటింగ్తో నేరుగా సంబంధం కలిగి ఉండవు కాని మనము ఏదో ఒక సమస్యలో పడినప్పుడు మనము ఏరియా రౌటింగ్ను ఉపయోగిస్తాము ఏరియా రౌటింగ్ మనము కనెక్ట్ చేయడానికి అంత సులభం కాని 2 పాయింట్ల మధ్య మార్గాన్ని కనుగొనగల ప్రదేశంగా పరిగణించబడుతుంది మార్గం ఉన్నట్లయితే అది ఒక మార్గాన్ని కనుగొంటుంది కానీ ఈ పద్ధతి వివరణాత్మకమైన మరియు ఏరియా రౌటింగ్లో మనము ప్రాథమికంగా మన డిజైన్ లేదా లేఅవుట్ యొక్క చిన్న మార్గాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాము మరియు మనము రౌటింగ్ సమస్యను ఇంక్రిమెంట్ l పద్ధతిలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రాథమిక లక్ష్యాలను చూద్దాం గ్లోబల్ రౌటింగ్ అనేది రౌటింగ్ ప్రాంతాలు అని పిలువబడే ఒక దశ కాబట్టి మనము దీనిని చూస్తూ ఉంటాము మరియు మనము ప్రతి నెట్ కోసం తాత్కాలిక మార్గాన్ని ఉత్పత్తి చేస్తాము అనుసరించాల్సిన ఖచ్చితమైన మార్గాన్ని మేము మీకు చెప్పము ఉదాహరణకు మీరు a నగరం నుండి b నగరానికి వెళ్లాలనుకుంటే నేను మీ తాత్కాలిక మార్గాలను ఇలా ఉంటాయి అని చెప్పగలను మీరు మొదట d పట్టణానికి వెళ్ళండి తరువాత టౌన్ x కి వెళ్లండి అక్కడ నుండి మీరు b నగరానికి వెళ్ళవచ్చు మీ 2 పట్టణాలు ఇంటర్మీడియట్ పట్టణాలకు వెళ్ళడానికి ఏ రహదారి లేదా రహదారులను అనుసరించాలో నేను మీకు ఖచ్చితంగా చెప్పలేను అక్కడికి వెళ్ళడానికి అనేక మార్గాలు ఉండవచ్చు కానీ నేను మీకు తాత్కాలిక మార్గాన్ని ఇస్తాను ఇది నా గ్లోబల్ రూటింగ్ నేను తాత్కాలిక మార్గాన్ని మాత్రమే పేర్కొంటాను ఈ దశలో నేను ఖచ్చితమైన వైర్లను లేఅవుట్ చేయను కాబట్టి ప్రతి ఇంటర్ కనెక్షన్ నెట్ ఈ దశలో రౌటింగ్ ప్రాంతాల సమితికి కేటాయించబడుతుంది నేను చెప్పినట్లు ఇది అసలు వైర్ లేఅవుట్లను పేర్కొనలేదు కాబట్టి వివరంగా రౌటింగ్లో మనం నిజంగా ఇంటర్కనెక్షన్లను పూర్తి చేస్తాము కాబట్టి మనము ప్రాంతీయ ప్రాతిపదికన ఈ సమస్యను సాధారణంగా పరిగణిస్తాము మరియు అన్ని వైర్ లేఅవుట్లను నిలువుగా మరియు క్షితిజ సమాంతరంగా పూర్తి చేయడం ద్వారా మనము ప్రతి ప్రాంతాన్ని పరిష్కరిస్తాము మరియు ఇది వివరంగా రౌటింగ్లో జరుగుతుంది ఇక్కడ మనం 2 రకాల వివరాలు రౌటింగ్ ఉప సమస్యలను వివరంగా చూద్దాం అవి ఛానల్ రౌటింగ్ మరియు స్విచ్ బాక్స్ రౌటింగ్ దీనిని తరువాత చూద్దాం ఇప్పుడు ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇక్కడ మీరు కొన్ని బ్లాకులను చూస్తారు మరియు ఈ చుక్కల పంక్తులు మీకు నెట్స్ కనెక్ట్ చేయవలసిన పాయింట్లను చూపుతాయి కాబట్టి గ్లోబల్ రౌటింగ్లో ఇక్కడ కొన్ని కఠినమైన మార్గాలు మాత్రమే చూపించబడ్డాయి ఉదాహరణకు మీరు కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ సూచించిన పాయింట్ నుండి ఇక్కడ ఈ పాయింట్ చేస్తున్నారు మీరు ఈ మార్గాన్ని సుమారుగా అనుసరించాలని ఇది చెబుతుంది ప్రత్యామ్నాయంగా మీరు ఈ మార్గాన్ని అనుసరించ వచ్చు కాబట్టి గ్లోబల్ రౌటింగ్ దీన్ని చేస్తుంది గ్లోబల్ రౌటింగ్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఈ కఠినమైన కనెక్షన్లు క్షితిజ సమాంతర మరియు నిలువు విభాగాలకు మ్యాప్ చేయబడతాయి ఇప్పుడు మళ్ళీ నేను పునరావృతం చేస్తున్నాను ఇక్కడ చూపిన పరిష్కారం 2 లేయర్ రౌటింగ్ పరిష్కారం కానీ క్షితిజ సమాంతర రేఖలు ఒక లేయర్ పై వేయబడతాయి నిలువు వరుసలు మరొక లేయర్ పై వేయబడతాయి మరియు ఇక్కడ ఏదైనా క్రాసింగ్ ఉంటే ఇది వైర్ కనెక్షన్ అని పిలువబడుతుంది అంటే ఇది 2 మెటల్ లేయర్ ల మధ్య కనెక్షన్ ఇప్పుడు ఈ వివరణ రౌటింగ్ సమస్యను 2 సమాంతర ఉపరితలాల మధ్య రౌటింగ్ లేదా ఇంటర్కనెక్టింగ్ పాయింట్లుగా గుర్తించవచ్చు దీన్ని ఛానెల్ అంటారు లేదా మీరు 4 వైపులా పిన్స్ ద్వారా పరివేష్టిత ప్రాంతాన్ని కలిగి ఉన్న సమస్యగా భావిస్తారు దీనిని స్విచ్ బాక్స్ అంటారు ఇది స్విచ్ బాక్స్ రౌటింగ్ కావచ్చు ఇప్పుడు రౌటింగ్ ప్రాంతాల భావనకు వద్దాం రూటింగ్ ప్రాంతాలు అంటే అవి ఒకదానితో ఒకటి వైర్లతో అనుసంధానించబడతాయి ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఎలా నిర్వచించాలనేది ప్రశ్న ఒక ఉదాహరణ తీసుకుందాం నేను దీర్ఘచతురస్రాకార లేఅవుట్ ఉపరితలం కలిగి ఉన్నాను అని అనుకుందాం అక్కడ నేను ఈ విధంగా కొన్ని బ్లాకులను ఉంచాను ఇక్కడ ఒక బ్లాక్ ఇక్కడ ఒక బ్లాక్ ఇక్కడ ఒక బ్లాక్ ఇక్కడ ఒక బ్లాక్ మరియు ఇక్కడ ఒక బ్లాక్ ఉన్నాయని అనుకుందాం ఇప్పుడు నేను ఒకసారి ఉంచాను నేను రౌటింగ్ కోసం కొన్ని ప్రాంతాలను నిర్వచించగలను సుమారుగా ఇది ఒక ప్రాంతం అని నేను చూపిస్తున్నాను ఇది ఒక ప్రాంతం ఇది ఒక ప్రాంతం ఇది ఒక ప్రాంతం ఇది ఒకటి మరియు ఇది ఒకటి అదనంగా మీరు దీన్ని ప్రాంతాలుగా కూడా ఉపయోగించవచ్చు ఎందుకంటే మీరు ఈ వైపు కనెక్షన్లను కూడా చేయవచ్చు ఇవన్నీ రౌటింగ్ ప్రాంతాలు ఇప్పుడు ఈ ప్రాంతాలు 3 వేర్వేరు వైపుల నుండి వచ్చే మీ కనెక్షన్లు కొన్ని వైర్లు పై నుండి కొన్ని దిగువ నుండి కొన్ని ఈ వైపు నుండి మరియు కొన్ని ఇక్కడ పిన్స్ నుండి రావచ్చు కాబట్టి ఇది 4 వైపుల నుండి పిన్స్ వస్తున్న స్విచ్ బాక్స్ రకమైన సమస్య కావచ్చు కానీ సమస్య మీకు సమాంతర పొర ఉన్న చోట ఇక్కడ కొన్ని పిన్స్ మరియు ఇక్కడ కొన్ని పిన్స్ కనెక్ట్ కావాలి లాంటిది ఇది ఛానెల్ ఇది క్షితిజ సమాంతర ఛానెల్ ఇది నిలువు ఛానెల్ నిలువు ఛానెల్ రౌటింగ్ ప్రాంతాలు క్షితిజ సమాంతర ఛానెల్ వంటివి కావచ్చు ఇది ఎగువ మరియు దిగువ సరిహద్దులలోని నెట్లకు అనుగుణమైన పిన్లతో x అక్షానికి సమాంతరంగా ఉంటుంది లంబ ఛానల్ దానికి తొంభై డిగ్రీల తిప్పబడిన ఉంటుంది ఇది ఎడమ మరియు కుడి వైపున ఉన్న y అక్షం పిన్లకు సమాంతరంగా ఉంటుంది నేను చెప్పినట్లు స్విచ్ బాక్స్ అనేది 4 వైపుల నుండి పిన్స్ వచ్చే దీర్ఘచతురస్రాకార ప్రాంతం ఇది 3ఇంట్లో మరింత క్లిష్టమైన ఉప సమస్య క్షితిజ సమాంతర మరియు నిలువు ఛానల్ రౌటింగ్ సమస్య ఒకటే ఇది కేవలం 90 డిగ్రీల భ్రమణం మాత్రమే కాబట్టి గమనించవలసిన విషయం ఏమిటంటే గ్లోబల్ రౌటింగ్ దశలో మొదటి ముఖ్యమైన దశ రౌటింగ్ ప్రాంతాలను గుర్తించడం తరువాత రౌటింగ్ ప్రాంతాలను సాధారణంగా ఎలా గుర్తించవచ్చో చూద్దాం మరియు డిజైన్ శైలుల్లో చాలా వరకు రౌటింగ్ ప్రాంతాలకు ముందుగా స్థిర సామర్థ్యాలు లేవు కొన్నిసార్లు మీరు ప్రామాణిక సెల్లో మాదిరిగా బ్లాక్లను తరలించవచ్చు మీకు ఈ కణాలు వరుసలలో అమర్చబడి ఉంటాయి కానీ ఛానెల్ కోసం మీరు ఉంచిన స్థలం సరిపోదని మీరు కనుగొంటే మీరు 2 బ్లాక్లను కొద్దిగా దూరంగా తరలించి ఛానెల్ కోసం స్థలం సిద్ధ పరచవచ్చు మీరు చూస్తే అంటే మీరు వాటిని తీసుకురాగల ఎక్కువ స్థలం మీకు అవసరం లేదు అంటే మీరు వాటిని దగ్గరకు తీసుకురావచ్చు ఛానెల్ల వెడల్పును పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేయవచ్చు మీరు కొంచెం తరువాత చూడవలసిన మరో పాయింట్ కూడా ఉంది రౌటింగ్ ప్రాంతాలను పరిగణించే క్రమం కూడా ముఖ్యమైనది ఎందుకంటే మొత్తం రౌటింగ్ నాణ్యత మరియు సంక్లిష్టత రౌటింగ్ ప్రాంతాలను పరిగణించే క్రమాన్ని బట్టి ఉంటుంది ఛానెల్ జంక్షన్ల గురించి మాట్లాడుకుంటే లేఅవుట్లో 3 రకాల ఛానల్ జంక్షన్లు వస్తాయి మొదట మీరు చూసే దానిని L రకం అంటారు ఇది ఉంచబడిన బ్లాక్ ఇక్కడ ఒక నిలువు ధోరణి ఛానెల్ ఉంది ఇక్కడ క్షితిజ సమాంతర ధోరణి ఉంది 2 ఛానెల్లు L గా అనుసంధానించబడి ఉన్నాయి ఇది L లాగా కనిపిస్తుంది ఇది L రకం ఛానల్ ఇది సాధారణంగా లేఅవుట్ సర్కిల్స్ యొక్క మూలల్లో సంభవిస్తుంది కాబట్టి ఇక్కడ ఆర్డరింగ్ ముఖ్యం కాదు మీరు మొదట నిలువుగా మరియు తరువాత క్షితిజ సమాంతరంగా లేదా రివర్స్ గా వెళ్ళవచ్చు మరియు సాధారణ ఛానల్ రౌటింగ్ అల్గోరిథంలను దీని కోసం ఉపయోగించవచ్చు మీరు ఈ అల్గోరిథంలను తరువాత చూస్తారు T రకం అంటే ఈ వైడ్ బ్లాక్ మరియు దాని క్రింద 2 చిన్న వెడల్పు బ్లాక్స్ కాబట్టి ఇక్కడ ఛానెల్ ఉందని మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక ఛానెల్ ఉంది 2 క్షితిజ సమాంతర ఛానెల్స్ మరియు ఇక్కడ ఒక నిలువు ఛానల్ ఉంది కాబట్టి టి నుండి 3 ఛానెల్స్ ఉన్నాయి ఇప్పుడు ఆలోచన మీరు చూస్తారు ఇక్కడ భావన ఛానెల్ యొక్క కాలు అంటే ఈ నిలువు ఛానెల్ను మొదట రౌటింగ్ చేయాలి ఎందుకు అనే దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇది ఒక అడ్డంకి ఇది ఒక అడ్డంకి ఇక్కడ కొన్ని కణాలు ఉన్నాయి మరియు ఇవి మీరు కనెక్ట్ చేయదలిచిన కొన్ని పిన్స్ కొన్ని పిన్స్ ఇక్కడ ఉన్నాయి కొన్ని పిన్స్ ఇక్కడ ఉన్నాయి మరియు కొన్ని పిన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనం చెప్పేది ఏమిటంటే మొదట మనము T యొక్క ఈ కాలును ఒకదానితో ఒకటి అనుసంధానిస్తాము మనము ఈ పాయింట్లను కనెక్ట్ చేస్తాము ఈ పాయింట్లను ఇక్కడ విస్తరించవచ్చు ఎందుకంటే అవి ఇతర పాయింట్లతో కూడా కనెక్ట్ కావచ్చు ఇది ఇలా ఉంటుంది ఇది కూడా ఇక్కడ కనెక్ట్ అవుతోంది ఇది కూడా ఇక్కడ బాగా కనెక్ట్ చేయబడింది ఇప్పుడు ఈ ఛానెల్ కనెక్ట్ కావడానికి కారణం మొదట మీరు దీన్ని పూర్తి చేసిన తర్వాత ఈ 3 సిగ్నల్స్ యొక్క స్థానాలు స్థిరీకరించబడతాయి ఇప్పుడు ఈ మొత్తం ఛానెల్ ఒక ఛానెల్ రౌటింగ్ సమస్యగా కనిపిస్తుంది స్థలం పైన స్థిరపరచబడింది దిగువన ఉన్న ప్రదేశంలో స్థిరపరచబడింది కానీ మీరు దీన్ని మొదట పరిగణించకపోతే మీరు దీన్ని మొదట పరిశీలిస్తుంటే మధ్యలో మీకు ఈ సిగ్నల్ యొక్క ఖచ్చితమైన స్థానం తెలియదు అది ఇక్కడ కావచ్చు అందుకే మీరు దీన్ని ఒకసారి చేస్తే మీరు ఇతర పాయింట్లను ఈ విధంగా మార్గనిర్దేశం చేయవచ్చు మీరు దీన్ని రూట్ చేయవచ్చు మీరు రౌటింగ్ పూర్తి చేయవచ్చు ఇది మీరు దీనికి కనెక్ట్ చేయవచ్చు కాబట్టి ఒక T జంక్షన్ కోసం రౌటింగ్ T యొక్క లెగ్ వైపు మొదట తరువాత షోల్డర్ వైపు మళ్ళించవలసి ఉంటుంది అయితే ఇక్కడ 4 బ్లాక్స్ ఒక ప్లస్ రకం కోసం మీరు ఇక్కడ కేంద్ర బిందువును చూస్తారు మొత్తం 4 వైపుల నుండి పిన్స్ వస్తాయి ఇది స్విచ్ బాక్స్ రౌటింగ్ సమస్య మరియు మీరు స్విచ్ బాక్స్ రౌటర్లను వాడండి ప్లేస్మెంట్ సమయంలో మీరు చూస్తారు స్విచ్బాక్స్ సమస్యలు కనిపించకుండా ఉండటానికి బ్లాక్లను ఈ విధంగా ఉంచడం మంచిది ఎందుకంటే స్విచ్ బాక్స్ రౌటింగ్ సమస్యతో పోల్చితే ఛానెల్ రౌటింగ్ సమస్యలు పరిష్కరించడానికి చాలా సరళంగా ఉంటాయి కాబట్టి మీరు స్విచ్బాక్స్ రకమైన ప్రాంతాలు కనిపించని విధంగా మీ ప్లేస్మెంట్ను కొద్దిగా మార్చవచ్చు లేదా సవరించగలిగితే మీ రౌటింగ్ సమస్య సరళంగా మారుతుంది కొన్ని డిజైన్ శైలి నిర్దిష్ట సమస్యలు కూడా ఉన్నాయి ఉదాహరణకు పూర్తి అనుకూల రూపకల్పన శైలిలో సమస్య సూత్రీకరణ మనము ఇప్పుడే చర్చించిన దానితో సమానంగా ఉంటుంది ఛానెల్ మరియు స్విచ్బాక్స్లు మరియు ఛానల్ జంక్షన్లు L రకం T రకం మరియు ప్లస్ రకం వంటి అన్ని రకాల రౌటింగ్ ప్రాంతాలు సంభవించవచ్చు ఛానెల్లను విస్తరించవచ్చని నేను పేర్కొన్నాను కొన్ని బ్లాక్లు ఇక్కడకు తరలించబడతాయి ఛానెల్ సామర్థ్యంలో కొంత ఉల్లంఘన అనుమతించబడవచ్చు కాని పెద్ద ఉల్లంఘనలు అనుమతించబడవు ఎందుకంటే నేను ఒక బ్లాక్ను ఎక్కువగా తరలించవలసి ఉందని మీరు చెబితే ఇతర బ్లాక్లు చెదిరిపోవచ్చు కొన్ని ప్లేస్మెంట్స్ గణనీయంగా మార్చాల్సిన అవసరం ఉంది అక్కడ ప్రామాణిక సెల్ ఉంది మీరు ప్రామాణిక సెల్ గుర్తుచేసుకుంటే సెల్ లు వరుసల వెంట ఉంచబడతాయి కాబట్టి మీరు ప్లేస్మెంట్ పూర్తి చేసిన తర్వాత ప్రతి సెల్ యొక్క స్థానం పరిష్కరించబడుతుంది ప్రతి ఫీడ్ యొక్క కెపాసిటర్ స్థానం పరిష్కరించబడింది ఫీడ్ త్రూ కొన్ని ప్రత్యేక ప్రామాణిక కణాలు ఇవి ఎగువ నుండి కనెక్షన్ని కిందికి వెళ్ళడానికి అనుమతిస్తాయి తద్వారా వరుసలలో మీరు కనెక్షన్ తీసుకోవచ్చు మరియు మీరు కనెక్ట్ చేయవచ్చు అవి కణాల ద్వారా వచ్చే ఫీడ్ కాబట్టి అది చెప్పేది ఏమిటంటే ప్లేస్మెంట్ తర్వాత మీరు ఇప్పటికే ఫీడ్ను కణాల ద్వారా ఉంచారు సెల్ ల ద్వారా ఫీడ్ కొంత ముందుగా నిర్ణయించిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అలాంటి వైర్లు సెల్ ల అంతటా ఎన్ని ఉండగలవు మీ రౌటింగ్ సమస్య అలాంటిదని మీరు చూస్తే మీరు చాలా ఫీడ్లను ఉపయోగించి రౌటింగ్ను పూర్తి చేయలేరు అంటే మీరు సమస్యలో ఉన్నారు మీరు మళ్ళీ తిరిగి వెళ్లాలి ఫీడ్ను మార్చాలి మరియు మళ్లీ రౌటింగ్కు రావాలి మరియు మొదటిగా ప్రామాణిక సెల్ క్షితిజ సమాంతర ఛానెల్లు మాత్రమే ఉంటాయి నిలువు ఛానెల్లు లేవు మరలా మీరు అడ్డు వరుసలను తరలించవచ్చు తద్వారా ఎత్తులు సర్దుబాటు చేయబడతాయి ఫీడ్ త్రూలు సరిపోకపోతే నేను చెప్పినట్లుగా రౌటింగ్ విఫలం కావచ్చు మరియు సెల్ రౌటింగ్ పై ఇది ఒక పద్ధతి ఇది మనము తరువాత చర్చిస్తాము ఇది ఛానల్ ఎత్తును మరింత తగ్గించడానికి ఉపయోగపడుతుంది నేను ఇక్కడ చూపించిన ఉదాహరణ వలె ఇవి నేను చూపిస్తున్న మూడు ప్రామాణిక సెల్ వరుసలు మరియు కొన్ని ఇంటర్ కనెక్షన్లు ఇప్పటికే వరుసలలో జరిగాయి కాబట్టి ఇక్కడ సెల్ ద్వారా ఒక ఫీడ్ ఉంది ఇక్కడ సెల్ ద్వారా ఒక ఫీడ్ ఉంది ఈ రెండు మాత్రమే అయితే అదనంగా మీరు A మరియు B లను కూడా అనుసంధానించాలి మీకు మరొక ఫీడ్ అందుబాటులో లేదు కాబట్టి ఈ రౌటింగ్ విఫలమవుతుంది కాబట్టి దాని అర్థం ఏమిటి అంటే మీ ప్లేస్మెంట్ మంచిది కాదు ఈ బ్లాక్ ఇక్కడ ఉంచబడి ఉండాలి లేదా సెల్ ద్వారా మరో ఫీడ్ ఇక్కడ చేర్చబడి ఉండాలి తద్వారా మీరు రౌటింగ్ పూర్తి చేయవచ్చు ఇప్పుడు ఇది ఒక సమస్య గేట్ల స్థానాలు స్థిరంగా ఉన్న గేట్ శ్రేణుల కోసం మరియు వాటి మధ్య అనుమతించబడే ఇంటర్ కనెక్షన్ లైన్ల సంఖ్య కూడా పరిష్కరించబడింది కాబట్టి రౌటింగ్ ఛానెల్స్ మరియు సామర్థ్యాలు పరిష్కరించబడ్డాయి కాబట్టి ఉదాహరణకు రౌటబిలిటీ ఈ సెల్ ల మధ్య సమాంతర ఇంటర్ కనెక్షన్ ట్రాక్లకు పరిగెత్తడానికి మాత్రమే మార్గం అని నా ఉద్దేశ్యం ఇప్పటికే ఇలాంటి కొన్ని కనెక్షన్లు ఉన్నాయి ఇలా ఉన్నాయి ఎరుపు కనెక్షన్ తో చూపబడిన ఇది విఫలమవుతుంది మీరు దీన్ని పూర్తి చేయలేరు ఎందుకంటే దీనికి మూడవ ట్రాక్ అవసరం కాబట్టి మళ్ళీ గేట్ శ్రేణి కోసం మీ రూటింగ్ పూర్తి కావడానికి మీ ప్లేస్మెంట్ తగినంతగా ఉండాలి కాబట్టి గ్లోబల్ రౌటింగ్లో మనము కొన్ని గ్రాఫ్ థియరీ ఆధారిత మోడళ్లను ఉపయోగిస్తాము తద్వారా సమస్యను మోడల్ చేయడానికి మరియు ప్రాంతాలను కూడా గుర్తించవచ్చు కొన్ని ముఖ్యమైన గ్రాఫ్ మోడల్స్ ఇక్కడ చూపించబడ్డాయి మనము వాటిని చూద్దాము గ్రిడ్ గ్రాఫ్ మోడల్ గ్రిడ్ రౌటింగ్ కి మరింత అనుకూలంగా ఉంటుంది మీరు దాని గురించి ఇక్కడ తెలుసుకోవాలి ఇది ప్రాంతం లేదా గ్రిడ్ రౌటింగ్ కి మరింత అనుకూలంగా ఉంటుంది చెకర్ బోర్డ్ మోడల్ కూడా సారూప్యంగా ఉంటుంది అయితే ఛానల్ ఖండన గ్రాఫ్ అనేది గ్లోబల్ రౌటింగ్కు అత్యంత అనుకూలమైనది మరియు విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఈ డేటా స్ట్రక్చర్ లను ఒక్కొక్కటిగా చూద్దాం గ్రిడ్ గ్రాఫ్ మోడల్ ఇది వాస్తవానికి మేజ్ రౌటింగ్ అల్గోరిథం కోసం మనము ఇంతకుముందు చర్చించిన అదే 2 డైమెన్షనల్ గ్రిడ్ నమూనాను కలిగి ఉంటుంది ఉదాహరణకు లీ యొక్క అల్గోరిథం కాబట్టి మనకు సెల్ ల సమితి ఉంది ప్రతి m బై n సెల్ కొంత సమాచారాన్ని కలిగి ఉంటుంది మరియు అవి అడ్డంకి తో గాని లేదా ఏదో ఒక దానితో సూచించబడతాయి సాధారణంగా గ్రిడ్ గ్రాఫ్ మోడల్లో లేఅవుట్ చదరపు సెల్ లు లేదా గ్రిడ్ ల సేకరణగా పరిగణించబడుతుంది కాబట్టి మనము గ్రాఫ్ను ప్రతి సెల్ ci ఒక శీర్షాన్ని vi సూచించే లాగా నిర్వచించాము సంబంధిత సెల్ లు ఒకే చోట ఉంటే 2 శీర్షాలు అంచు ద్వారా అనుసంధానించబడతాయి ఇప్పుడు సెల్ ci లోని టెర్మినల్ ci నుండి పాయింట్ను కనెక్ట్ చేయాలనుకుంటునప్పుడు టెర్మినల్ సంబంధిత vi శీర్షానికి కేటాయించబడుతుంది ఇక్కడ 2 రకాల శీర్షాలు ఉన్నాయి ఆక్రమించబడిన సెల్ లు నిండిన వృత్తాలుగా సూచించబడతాయి కాని మీరు ఉదాహరణ చూపిన విధంగా ఆక్రమించబడని సెల్ లు స్పష్టమైన ఖాళీ వృత్తాలుగా సూచించవచ్చు కాబట్టి ఈ నమూనాలో ప్రతి అంచు యొక్క సామర్థ్యం మరియు పొడవు 1 గా భావించబడుతుంది కాబట్టి ప్రతి 2 టెర్మినల్ నెట్ కోసం సంబంధిత శీర్షాల మధ్య ఒక మార్గాన్ని కనుగొనాలి ఇలాంటి ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ ఇలాంటి 2 డైమెన్షనల్ గ్రిడ్ ఉంది ఇక్కడ షేడెడ్ ప్రాంతాలు అడ్డంకులను సూచిస్తాయి నేను దానిని గ్రాఫ్కు మ్యాప్ చేయగలను ఎందుకంటే ప్రతి ప్రాంతం ఒక శీర్షానికి అనుగుణంగా ఉంటుంది ప్రక్కనే ఉన్న ప్రాంతాలు ఒక అంచుతో అనుసంధానించబడి ఉంటాయి అడ్డంకులు ఘన శీర్షాలచే సూచించబడతాయి నేను ఈ సెల్ నుండి ఈ సెల్కు ఈ సెల్ నుండి ఈ సెల్కు కనెక్షన్ చేయాలనుకుంటే ఈ గ్రాఫ్ ఈ శీర్షాన్ని మరియు ఈ శీర్షాన్ని సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు గ్రాఫ్ సిద్ధాంత ఉప సమస్య ఈ ఘన శీర్షాల గుండా వెళ్ళని ఈ గ్రాఫ్ ద్వారా ఒక మార్గాన్ని కనుగొనండి మిమ్మల్ని ఇక్కడి నుండి ఇక్కడికి తీసుకెళ్లగల మార్గాన్ని కనుగొనండి మీరు ఇలాంటి మార్గాన్ని పొందిన తర్వాత మీరు ఒక మార్గాన్ని కనుగొన్నారు దీనిని పరిష్కరించడానికి లీ యొక్క అల్గోరిథం లేదా హాడ్లాక్ యొక్క అల్గోరిథం వంటి ఏరియా రౌటింగ్ అల్గోరిథం ఉపయోగించవచ్చు ఇప్పుడు చెకర్ బోర్డు మోడల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది లేఅవుట్ను ఫిక్స్ సైజ్ కణాలు లేదా గ్రిడ్ల యొక్క ఏకరీతి శ్రేణిగా కాకుండా కోర్సు గ్రిడ్ వలె అంచనా వేస్తుంది కానీ కొన్ని గ్రిడ్లు లు పెద్దవి గా ఉంటుంది కొన్ని గ్రిడ్లు లు చిన్నవిగా ఉంటాయి 2 బ్లాకుల మధ్య అంచు సామర్థ్యాలు కూడా భిన్నంగా ఉంటాయి ఉదాహరణకు 2 బ్లాక్స్ ఉన్నాయి నేను చూపిస్తున్న 2 దృశ్యాలలో ఇలాంటి ఒక బ్లాక్ ఉండవచ్చు ఇవి 2 బ్లాక్స్లు ఇది ఒక దృశ్యం ఇతర దృష్టాంతంలో ఇది బ్లాక్ బి 1 మరియు బి 2 ఇది బ్లాక్ బి 1 బి 2 మరియు బి 3 కాబట్టి ఈ సమస్య కోసం నేను B1 B2 శీర్షాలను కలిగి ఉన్నాను ఇవి రెండు పక్కపక్కనే ఉన్న న శీర్షాలు కాబట్టి అవి కలిసి కనెక్ట్ అయ్యాయి మరియు వాటి సరిహద్దు పూర్తిగా అన్బ్లాక్ చేయబడిందని మీరు చూస్తారు మీరు కనెక్షన్ కోసం మొత్తం సరిహద్దును ఉపయోగించవచ్చు కాబట్టి నేను రెండిటికి బరువులను ఇస్తాను కానీ ఈ సందర్భంలో B1 B2 మరియు B3 కాబట్టి బి 1 మరియు బి 2 మధ్య సగం మాత్రమే అందుబాటులో ఉందని మీరు చూస్తారు మిగిలిన సగం బి 3 తో పంచుకుంటారు నేను 1 బరువును ఇస్తాను అదేవిధంగా B1 మరియు B3 ల మధ్య నేను 1 బరువును ఇస్తాను కాని B2 మరియు B3 మధ్య మొత్తం సరిహద్దు అందుబాటులో ఉంది కాబట్టి నేను 2 వ బరువు ఇస్తాను బ్లాకుల మధ్య మొత్తం సరిహద్దు రౌటింగ్ కోసం అందుబాటులో ఉందా లేదా అది పాక్షికంగా మాత్రమే అందుబాటులో ఉందా అనే దానిపై ఆధారపడి బరువులు కేటాయించవచ్చు చెకర్ బోర్డు మోడల్ ఇదే ఇక్కడ నేను ఉదాహరణ తో చూపిస్తున్నాను దీర్ఘచతురస్రాకార ప్రాంతంలో 5 బ్లాక్లు ఉన్నాయి ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి 1 2 3 4 5 6 7 మరియు 8 కాబట్టి 8 శీర్షాలు ఉన్నాయి కాబట్టి అన్ని శీర్షాలు పాక్షికంగా బ్లాక్ చేయబడతాయి కాబట్టి అవి దృఢంగా చూపబడతాయి ఇప్పుడు ఈ బరువులు ఈ 2 ప్రాంతాల మధ్య మొత్తం సరిహద్దు ఇంటర్ కనెక్షన్ కోసం అందుబాటులో ఉందని మీరు చూస్తారు కనుక ఇది 2 ఈ 2 ప్రాంతాల మధ్య ఈ బ్లాక్ సరిహద్దును పాక్షికంగా అడ్డుకుంటుంది అందుకే బరువు 1 అదేవిధంగా ఈ 2 మధ్య బరువు 1 ఉంటుంది అలా ఈ 2 బరువు 1గా ఉంటుంది అదేవిధంగా ఈ 2 మధ్య ఈ 2 ప్రాంతాలు అందుబాటులో ఉన్న మొత్తం సరిహద్దులు 2 ఇతరులు అన్ని బరువు 1 కాబట్టి చెకర్ బోర్డు మోడల్ స్థలం పరంగా మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని మీరు చూడవచ్చు ఈ గ్రాఫ్లోని శీర్షాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది మరియు గ్రిడ్ గ్రాఫ్ మోడల్తో పోలిస్తే ఇది నిర్వహించడం చాలా సులభం మంచిది ఇప్పుడు ప్రాతినిధ్యం కోసం ఎక్కువగా ఉపయోగించే గ్లోబల్ రూటింగ్ ముఖ్యంగా ప్రామాణిక సెల్ రౌటింగ్ సమస్యకు సంబంధించి ఇది చాలా విస్తృతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రామాణిక సెల్ రౌటింగ్ సమస్యలో గుర్తుకు తెచ్చుకోవటానికి మనకు ఇక్కడ లేబుల్ ఉంది నేను 2 విభిన్న దృశ్యాలు ఇస్తాను కాబట్టి ఒకటి మీరు ఈ సెల్ లను వరుసలలో అమర్చిన ప్రామాణిక సెల్ రౌటింగ్ సమస్య మరియు మీరు వరుసల మధ్య ఛానెల్లను గుర్తించారు మరియు పక్కపక్కనే మీరు పూర్తి కస్టమ్ డిజైన్ శైలిని కూడా పరిగణిస్తారు కానీ మీరు దీన్ని కూడా ఉపయోగించవచ్చు ఇక్కడ నేను ఈ మాదిరిగా బ్లాకులను ఉంచాను ఇలాంటి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం ఇక్కడ కూడా బ్లాకుల మధ్య నేను ఉంచిన ఇంటర్ కనెక్షన్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఉన్న ఛానెల్ల యొక్క ఇంటర్ కనెక్షన్ ప్రాంతాలను గుర్తించవచ్చు ఉదాహరణకు నేను ఇక్కడ ఒక ఛానెల్ కలిగి ఉండవచ్చు నేను ఇక్కడ ఒక ఛానెల్ కలిగి ఉండవచ్చు నేను ఇక్కడ ఒక ఛానెల్ కలిగి ఉండవచ్చు ఇక్కడ ఒక ఛానెల్ ఇక్కడ ఒక ఛానెల్ వాస్తవానికి ఈ మొత్తం విషయాన్ని ఒకే ఛానెల్గా పరిగణించవచ్చు ఈ మొత్తాన్ని సింగిల్ ఛానెల్గా పరిగణించవచ్చు మొదలైనవి అదేవిధంగా దీనిని ఛానెల్గా పరిగణించవచ్చు ఇవన్నీ ఛానెల్స్ అదేవిధంగా ఈ వైపు ఇవన్నీ ఛానెల్స్ కాబట్టి చాలా ఛానెల్స్ ఉన్నాయి ఛానెల్లు ఉన్నాయి కొన్ని ఛానెల్లు కలుస్తాయి ఉదాహరణకు ఈ ఛానెల్ మరియు ఈ ఛానెల్ ఇక్కడ కలుస్తాయి ఈ ఛానెల్ మరియు ఈ ఛానెల్ కలుస్తాయి ఈ ఛానెల్ మరియు ఈ ఛానెల్ కలుస్తాయి ఈ ఛానెల్ ఈ ఛానెల్ కూడా కలుస్తాయి కాబట్టి ఈ ఛానెల్ కి 1 2 3 4 ఛానెల్లతో ఒక ఖండన ఉంది ఛానెల్ ఖండన గ్రాఫ్ ప్రాథమికంగా ఛానెల్ల మధ్య ఈ రకమైన ఖండనను చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రతి శీర్షం ఛానల్ ఖండనను సూచిస్తుంది ఇప్పుడు అంచులు ఛానెల్లను సూచిస్తాయి మరియు 2 శీర్షాలు వాటి మధ్య ఛానెల్ ఖండన ఉంటే అంచు ద్వారా అనుసంధానించబడతాయి ఇప్పుడు అంచు బరువు ఛానెల్ సామర్థ్యాన్ని సూచిస్తుంది ఒక ఉదాహరణ తీసుకుందాం ఇలాంటి ఉదాహరణ ఉందని అనుకుందాం మీరు దీన్ని విస్మరిస్తారు ఈ ఎంబెడెడ్ గ్రాఫ్ మళ్ళీ ఇక్కడ చూపబడింది దీర్ఘచతురస్రాకార ప్రాంతంలో 5 బ్లాక్స్ ఉన్నాయి నేను ఇంతకు ముందు ఆ ఉదాహరణలో చూపించినట్లుగా ఇవన్నీ ఛానెల్లకు ఉదాహరణలు ఇవన్నీ ఛానెల్లు ఈ ఎరుపు చుక్కలు ఛానెల్ల మధ్య ఖండనను సూచిస్తాయి ఛానెల్ ఖండన గ్రాఫ్లో నేను ఆ సమాచారాన్ని మాత్రమే సంగ్రహిస్తాను ఛానెల్ సమాచారం శీర్షాలుగా మరియు 2 ఛానల్ ఖండన మధ్య ఒక సాధారణ ఛానెల్ ఉన్న అంచు ద్వారా అనుసంధానించబడుతుంది ఛానెల్ యొక్క వెడల్పు ఛానెల్ ఎన్ని వైర్లను నిర్వహించగలదో దానిపై ఆధారపడి ఉంటుంది వేర్వేరు అంచులకు కొన్ని బరువులు కేటాయించవచ్చు గ్లోబల్ రౌటింగ్కు ముఖ్యమైన ఛానెల్లు మరియు ఖండనలను ఛానెల్ ఖండన గ్రాఫ్ నేరుగా ట్రాక్ చేస్తుంది గ్లోబల్ రౌటింగ్లో మనం ఏమి చేయాలనుకుంటున్నాము కనెక్ట్ కావాల్సిన 2 పాయింట్ల మధ్య సుమారు మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము ఉదాహరణకు నేను ఈ ఛానెల్లోని పాయింట్ను ఇక్కడ ఉన్న పాయింట్కు కనెక్ట్ చేయాలి అప్పుడు నేను సమీప శీర్షాన్ని గుర్తించగలను ఇక్కడ కూడా నేను సమీప శీర్షాన్ని తెలుసుకోగలను ఈ 2 శీర్షాల మధ్య మార్గాన్ని కనుగొనడం నా సమస్య ఈ రౌటింగ్ పూర్తి చేయడానికి నేను ఏ ఛానెల్స్ అనుసరించాలో తెలుసుకోవచ్చని దీని అర్థం ఇప్పుడు కొంచెం పొడిగింపు మరింత అర్ధవంతం చేస్తుంది ఇప్పుడు ఈ విస్తరించిన ఛానల్ ఖండన గ్రాఫ్లో మనము ఛానెల్ విభజనలను శీర్షాలుగా మాత్రమే కాకుండా పిన్లను కూడా శీర్షాలుగా ఉపయోగిస్తాము ఇప్పుడు మిగిలినవి అలాగే ఉన్నాయి ఇది ఇక్కడ ఎలా ఉందో చూద్దాం నేను ఇక్కడ చూపిస్తున్న అదే ఉదాహరణ చూపిస్తున్నాను అదనంగా నేను ఇలస్ట్రేషన్ కోసం కొన్ని పిన్లను చూపిస్తున్నాను నేను చెప్పేది ఏమిటంటే పిన్ ఉన్నప్పుడల్లా సంబంధిత ఛానల్ అంచులో శీర్షాలు జోడించబడతాయి ఇప్పుడు నేను ఈ పిన్ను దీన్ని పిన్తో కనెక్ట్ చేయాలనుకుంటే నేను సమీప నోడ్ను కనుగొనవలసిన అవసరం లేదు కానీ ఈ పిన్కు నేరుగా సంబంధించిన నోడ్ లేదా శీర్షాన్ని కలిగి ఉన్నాను నేను ఈ మరియు ఈ మధ్య మార్గం తెలుసుకోవాలి ఈ మార్గం కోసం నేను చేయగలిగిన మార్గాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు తిరిగి వెళ్ళడం గ్లోబల్ రూటింగ్ సమస్య ఛానెల్ ఖండన గ్రాఫ్లో ఒక మార్గాన్ని కనుగొనడం ప్రాథమికం అంచుల సామర్థ్యాలు 2 టెర్మినల్ నెట్స్ కోసం ఉల్లంఘించకూడదు మల్టీ టెర్మినల్ నెట్స్ కోసం మనము వరుసగా పరిశీలిస్తాము మనకు కనీస స్టైనర్ ట్రీ కు ఒక అంచనా ఉంటుంది ఈ ప్రాంతం ఎలా ఉత్పత్తి అవుతుందో వివరించడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఈ ఛానెల్ను C1 అని పిలవనివ్వండి వారికి వేరే C2 ఇద్దాం దీనిని C3 అని పిలుద్దాం దీనిని C4 అని పిలుద్దాం దీనిని C5 C6 C7 C8 C9 C10 C11 మరియు C12 అని పిలుద్దాం ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణ వలలను కూడా పరిశీలిద్దాం ఉదాహరణకు ఇక్కడ పిన్దానిని 1 అని పిలుద్దాం దీన్ని ఇక్కడ పిన్తో అనుసంధానించాలి దానిని 1 అని పిలుద్దాం ఇక్కడ పిన్ 2 ఇది పిన్తో కనెక్ట్ కావాలి ఇక్కడ ఇది 2 ఇక్కడ మరొక పిన్ను తీసుకుందాం 3 దీనిని పిన్ 3 కాబట్టి అలాంటి వలలు చాలా ఉన్నాయి అవును ఇవన్నీ 2 టెర్మినల్ నెట్ నికర సంఖ్య 1 నికర సంఖ్య 2 నికర సంఖ్య 3 ఉంది కాబట్టి ఈ గ్లోబల్ రౌటింగ్ సమస్య లేదా అల్గోరిథం అవుట్పుట్గా ఏమి ఉత్పత్తి చేస్తుంది నేను ఛానల్ ఖండన గ్రాఫ్ మోడల్ను చూపించాను మీరు ఈ సమాచారాన్ని అక్కడ నుండి పొందవచ్చు దానిని గ్రాఫ్గా సూచించవచ్చు మరియు ఆ గ్రాఫ్ ద్వారా కొంత మార్గాన్ని కనుగొనవచ్చు ఇప్పుడు నేను పాయింట్ 1 కి పాయింట్ 1 ని కనెక్ట్ చేయాలనుకుంటున్నాను అనుకుందాం కాబట్టి నెట్ 1 కోసం కాబట్టి మీరు ఒక మార్గాన్ని గుర్తించండి నేను అనుసరించే మార్గం ఇదే అవుతుందని చెప్పండి అంటే నేను C1 C3 ఛానెళ్లను అనుసరిస్తాను తప్పిన మరో ఛానెల్ ఉంది ఇది C13 అని పిలుద్దాం N2 2 మరియు 2 కొరకు C13 వేరే కాలమ్లో ఈ మార్గాన్ని అనుసరిస్తుంది కాబట్టి N2 మొదట C3 ను తరువాత C13 తరువాత C9 తరువాత C8 ను అనుసరిస్తుంది నేను ఈ N3 మార్గాన్ని అనుసరిస్తున్నాను నెట్ 3 C6 తో ప్రారంభమవుతుంది మరియు C1 తరువాత C2 ప్రారంభమవుతుంది ప్రతి నెట్స్కు ఛానెల్ల క్రమాన్ని ఉత్పత్తి చేస్తాను ఇప్పుడు దీని నుండి లభించేది పూర్తి వివరణ రౌటింగ్ స్పెసిఫికేషన్ ఛానెల్ సి 1 ఇప్పుడు ఈ ఉదాహరణలో ఈ 2 నెట్ లు C1 గుండా వెళుతున్నాయి కాబట్టి మొదటి నెట్ కోసం ఇది ఇక్కడ నుండి వస్తోంది రెండవ నెట్ కోసం ఇది ఇక్కడ నుండి వస్తోంది కాబట్టి ఛానెల్కు సంబంధించి కాబట్టి ఛానెల్ దీర్ఘచతురస్రాకార ప్రాంతం కాబట్టి పిన్స్ పైభాగంలో లేదా దిగువన ఉన్నాయని మనము అనుకుంటాము మరియు ట్రాక్లు ఇలా ఉంటాయి కాబట్టి నెట్ జాబితా యొక్క ఈ క్రమం మరియు గ్లోబల్ రౌటింగ్ నుండిమనము పొందిన సమాచారం నుండి ఈ ప్రత్యేకమైన ఛానల్ C1 కోసం మనము C1 కోసం పూర్తి వివరణను పొందుతాము మరియు ఇది వివరణాత్మక రౌటర్కు సంబంధించి ఉంటుంది ఇప్పుడు వివరణాత్మక రౌటర్ ఈ ఛానెల్ కోసం ఖచ్చితమైన స్పెసిఫికేషన్ కలిగి ఉంటుంది దాని ద్వారా ఎన్ని నెట్స్ వెళుతున్నాయి అది ఎక్కడి నుండి వస్తోంది ఎక్కడికి వెళుతోంది మరియు మొదలైనవి ఇది ప్రాథమిక ఆలోచన గ్లోబల్ రౌటర్ ఇలాంటి సమాచారాన్ని ఇస్తుంది ఇక్కడ మీరు ప్రతి ఛానెల్ కోసం సమాచారాన్ని కంపైల్ చేయవచ్చు మరియు ప్రతి ఛానెల్ నుండి వచ్చిన సమాచారం వ్యక్తిగతంగా మరియు స్వతంత్రంగా వివరణాత్మక రౌటర్ ద్వారా పరిష్కరించబడుతుంది కనుక ఇది విభజన మరియు సమకాలీన సమస్య వంటిది కాబట్టి తదుపరి ఉపన్యాసం కోసం మనం మరికొన్ని గ్లోబల్ రౌటింగ్ అల్గారిథమ్లను చూడాలి కాబట్టి అవి ఎలా పనిచేస్తాయి మరియు తరువాత వారంలో మనము వివరణాత్మక రౌటింగ్ వైపు వెళ్తాము